ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అందరికీ నమస్కారం ఈ రోజు మనతో డాక్టర్ రాజేష్ కుమార్ ఉన్నారు అతను ఇక్కడ మద్రాసు ఐఐటిలో మానవీయ విభాగంలో అధ్యాపకులు మరియు మేము మానవీయ శాస్త్ర పరిశోధనలను మరియు మానవీయ శాస్త్రంలో పరిశోధన యొక్క వివిధ అంశాలను చర్చించబోతున్నాము కాబట్టి మీరు ఈ రంగంలో ఆశక్తి కలిగి ఉన్న విద్యార్ధి అయితే మీరు ఈ రంగంలోకి ప్రవేశించినప్పుడు ఎదురుచూడవలసిన దాని గురించి మీకు కొంత అవగాహన ఇస్తుంది డాక్టర్ రాజేష్ కుమార్ యునైటెడ్ స్టేట్స్ లోని ఉర్బానా కాంపైన్ వద్ద ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుండి భాషాశాస్త్రంలో పిహెచ్డి పొందారు మరియు విద్య భాషలలో సామాజిక భాషాశాస్త్రం భాషా సిద్ధాంతం మరియు భాష మరియు జ్ఞానం రంగాలలో పని చేస్తారు కాబట్టి మానవీయ శాస్త్రాలలో పరిశోధనల నేపథ్యంలో ఈ విషయాలను చర్చించడానికి ఆయన గొప్పగా సన్నద్ధమయ్యారు అందువల్ల సంక్షిప్త పరిచయంతో డాక్టర్ రాజేష్ కుమార్తో ఈ అంశంపై చర్చించడం ప్రారంభిస్తాము కాబట్టి మానవీయ శాస్త్రంలో పరిశోధన యొక్క సాంప్రదాయ రంగాలు ఏమిటి మాకు వివరించండి ప్రొఫెసర్ రాజేష్ కుమార్ చూడండి ఏదైనా ఐఐటిలో సాంఘిక శాస్త్రాలలో మానవీయ శాస్త్ర విభాగం ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంది ఇది పరస్పరాధారిత మరియు బహుళ విభాగ స్వభావం కలది కాబట్టి మద్రాసులోని ఐఐటిలో ఈ విభాగంలో మనకు ఆర్థికశాస్త్రం సాహిత్యం భాషాశాస్త్రం తత్వశాస్త్రం చరిత్ర సామాజిక శాస్త్రం వంటి సాంప్రదాయిక రంగాలు ఉన్నాయి మరియు ఇది అనేక ఇతర శాఖలు ఇవి కొత్తగా అభివృద్ధి చెందుతున్నవి మరియు ఇటీవల చేర్చబడిన అభివృద్ధి అధ్యయనాలు అంతేకాకుండా మానవీయ మరియు సాంఘిక శాస్త్ర విభాగంలో మరో 3 రంగాలు చేర్చబడ్డాయి మరియు అవి చైనా అధ్యయనాలు యూరోపియన్ యూనియన్ అధ్యయనం అయిన యూరోపియన్ అధ్యయనాలు మరియు సుస్థిరత అధ్యయనం కోసం ఇండో జర్మన్ సెంటర్ అని పిలువబడే ఒక కేంద్రం ఉన్నాయి కాబట్టి మానవీయ శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాల యొక్క ఏదైనా పరిధి లో మీరు కనుగొన్న సాంప్రదాయ రంగాలు ఈ విభాగంలో పరిశోధన రంగాలుగా ఉన్నాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే కాబట్టి చాలా మంది విద్యార్థులు మీ విభాగంలో చేరతారు సాంప్రదాయిక పరిశోధనా రంగాల వైపు మొగ్గు చూపుతారా లేదా మీరు ఇటీవల తెరిచిన రంగాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారా ప్రొఫెసర్ రాజేష్ కుమార్ ఇటీవలి కాలంలోసాధారణంగా మానవీయ శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాల బహుళ విభాగాల కారణంగా మీకు కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాలు చాలా ఉన్నాయి ఉదాహరణకి చరిత్రలో ఇది నిజంగా క్రొత్తది కాదు కానీ పరిగణించదగిన కొత్త రంగాలలో ఒకటి విజ్ఞానశాస్త్రం యొక్క చరిత్ర అభివృద్ధి అధ్యయనాలలో రాజకీయాలు మరియు లింగం మరియు మతం యొక్క సామాజిక శాస్త్రం వంటి ఆదర్శాలతో కూడళ్లు భాషాశాస్త్ర రంగంలో కూడా బోధనా పద్ధతుల్లో ఉష్ణోగ్రతల వాడకం మనకు భాష మరియు సాంకేతికత ఉంది కాబట్టి అవి కొత్తగా ఉద్భవించిన అన్ని రకాల రంగాలు సాంప్రదాయిక సాహిత్య ప్రాంతంలో మీరు దానిని అనేక భాగాలుగా విభజించినప్పుడు మేము అమెరికన్ సాహిత్యం ఆఫ్రికన్ సాహిత్యం ఆంగ్ల సాహిత్యం భారతీయ సాహిత్యం ఆంగ్లంలో భారతీయ రచనలను చర్చిస్తాము మరియు ఇవన్నీ మానవీయ శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాలలో కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాలు మరియు ఇటీవలి సంవత్సరాలలో చాలా మంది విద్యార్థులు వారు ఇప్పటికే ఒకటి లేదా ఎదో ఒక రంగం వారి మనస్సులో కలిగి ఉన్నారు కాబట్టి ఆంగ్లము లేదా ఆంగ్ల సాహిత్యాన్ని మాత్రమే అధ్యయనం చేసే విస్తృత రంగానికి రావాలని వారికి తెలియదు మరియు ఆ నిర్దిష్ట పరిధిలో కూడా ఆఫ్రికన్ సాహిత్యం లేదా అమెరికన్ సాహిత్యం వారికి కొన్ని నిర్దిష్ట ఆలోచనలు ఉంటాయి కాకపోతే కొంతకాలం తర్వాత ఆ రంగాలు ఆయా అధ్యాపకులతో చర్చించినప్పుడు బయటపడతాయి అక్కడ వారు నిర్దిష్ట రంగాలో లోతుగా వెళతారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మీరు పరిశోధన యొక్క పరస్పరాధారిత రంగాలను ప్రస్తావించినందున మరియు ఐఐటితో సహా అనేక ఇంజనీరింగ్ సంస్థలకు మానవీయ విభాగం ఉంది మమ్మల్ని సాధారణ ప్రేక్షకులు వీక్షిస్తున్నారు కనుక మానవీయత యొక్క సరిహద్దులు ఏమిటి అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు పొందుపరచిన అంశాల సమితి ఏమిటి మానవీయ శాస్త్రంలో పనిచేసే వ్యక్తులు దృష్టి సారించే విషయాల శ్రేణి మరేదైనా ఉందని అనుకుంటుంన్నారా ప్రొఫెసర్ రాజేష్ కుమార్ సరే వాస్తవానికి మానవీయ మరియు సాంఘిక శాస్త్రాల విషయానికి వస్తే మరియు దాదాపు అన్ని ఐఐటిలలో ఈ విభాగం లేదు మరియు నేను మానవీయ విభాగం గురించి మాట్లాడగలను ఇక్కడ వాస్తవానికి పరిమితి లేదు మరియు ఆరోగ్యం విధానం సాంకేతికత నీతి మతం వంటి పరిశోధనలను మేము చూస్తాము మరియు ఈ రంగాలు ఇప్పటికే ఉన్న రంగాలలో కూడా వాటి స్థానాన్ని ఏర్పరుచుకుంటాయి కాబట్టి మనకు పరిమితి లేదు సరిహద్దు లేదు వాస్తవానికి ఈ మానవీయ మరియు సాంఘిక శాస్త్రాలు విభాగాన్ని ఐఐటిలో గుర్తించడం సాంకేతిక పరిధిని సులభంగా చేరుకునే ఒక రకమైన విస్తరణను ఇస్తుంది మరియు వారు అధ్యాపకులు మరియు విద్యార్థులు పరిశోధకులు అందరూ డేటా సులభంగా అందుబాటులో ఉన్న ప్రాంతాలకు వెళ్ళవచ్చు ఉదాహరణకు ఎవరైనా ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని చూడాలనుకుంటున్నారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ రాజేష్ కుమార్ కంప్యూటర్ సైన్స్ బయో టెక్నాలజీ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఈ ప్రాంతంలో పనిచేసే వారిని మీరు సులభంగా కనుగొనవచ్చు అక్కడ మీరు ఈ రంగాల నుండి వారి సాంకేతికతలకు సంబందించిన అనువర్తనాలను చూస్తారు మరియు సామాజిక శాస్త్రవేత్తలు దాని ఆధారంగా ఒక పరిశోధన ప్రశ్న అడుగుతారు ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో ఈ విషయాలు యొక్క ప్రభావం ఏమిటి ఆ విషయానికి సంబంధించి ఉదాహరణకు ఆరోగ్య రంగం మొత్తం ఎలాంటి నైతిక అభ్యాసం చేస్తుందా లేదా ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ రాజేష్ కుమార్ కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం నుండి నీతిశాస్త్రం నుండి ఐఐటిలో గుర్తించే అభ్యాసాల వరకు దానిని పరిమితం చేయకుండా మరేదైనా ఏర్పరుస్తుంది వాస్తవానికి ఎక్కువ అవకాశాలను అందిస్తుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మరిన్ని అవకాశాలు సరే కాబట్టి ఇప్పుడు మీరు దీనిని విద్యార్థుల కోణం నుండి చూస్తే కొంతమంది విద్యార్థులు మానవీయ విభాగంలో చేరడానికి వస్తారు మరియు ఐఐటిలో మానవీయ విభాగం కావచ్చు మరేదయినా విభాగంలో వారు ఎదుర్కొనే ప్రధాన సవాళ్లు ఏమిటని మీరు అనుకుంటున్నారు లేదా వారు చేరినప్పుడు వారు ఎటువంటి సవాళ్లు ఎదుర్కొంటారు అలాంటి సవాళ్లు ఉన్నాయా వారికి ప్రత్యేకంగా ఏదైనా తెలుసుకోవాల్సింది ఉందా ప్రొఫెసర్ రాజేష్ కుమార్ సరే సాంకేతిక సవాలుగా మారే ఒక నిర్దిష్ట విషయం ఉంది అంటే ఇది ఒక నిర్దిష్ట విబాగం యొక్క విభాగం కాదు ఉదాహరణకు ఎవరైనా భాషాశాస్త్రం అధ్యయనం చేయాలనుకుంటే భాషాశాస్త్రంలో పరిశోధన చేస్తున్న అధ్యాపకులు పరిమితంగా ఉన్నారు మరే ఇతర రంగాలు క్రమశిక్షణా భాషాశాస్త్రం లేదా చరిత్ర లేదా తత్వశాస్త్రం లేదా ఆర్థికశాస్త్రం వంటివి భారీ విభాగాలు అందులో అనేక ఉప రంగాలు కలవు కాబట్టి ఈ నిర్దిష్ట ప్రాంతంలో విద్యార్థులు పరిమిత సంఖ్యలో ఉన్న అధ్యాపకులు మరియు సిబ్బందితో సంభాషించడానికి సిద్ధంగా ఉండాలి ఆపై ఉదాహరణకు భాషాశాస్త్రంలో 4 ప్రధాన రంగాలు ఉన్నాయి వాక్యాలతో వ్యవహరించే సింటాక్స్ లు పదాలతో వ్యవహరించే పదనిర్మాణం శబ్దాలతో వ్యవహరించే ఫ్రేనోలజీ మరియు భాష మరియు సమాజంతో వ్యవహరించే సామాజిక భాషాశాస్త్రం ఒకే వ్యక్తి కి అన్నీ4 రంగాలలో పరిమిత నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు అది సాధారణ భాషాశాస్త్రంగా మారుతుంది కానీ మీరు ఫ్రేనోలజీ లేదా కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్ నిపుణుడితో మాట్లాడాలనుకుంటే లేదా మార్ఫాలజీ అని చెప్పండి అప్పుడు మీరు బయటి నుండి సహాయం తీసుకోవాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ రాజేష్ కుమార్ మరియు నేను ఉహించే విషయాలలో ఇది ఒకటి ఇలాంటి విభాగంలో మానవీయ శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాలలో భాగమైన అన్ని ఇతర విభాగాలకు ఇది వర్తిస్తుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ రాజేష్ కుమార్ మీకు సామాజిక శాస్త్రం విభాగం విడిగా లేదు ఇక్కడ ప్రజలు సామాజిక శాస్త్రం యొక్క అన్ని అంశాలను లేదా భాషాశాస్త్ర విభాగాన్ని విడిగా అధ్యయనం చేస్తారు ఇక్కడ ప్రజలు అన్ని అంశాలను అధ్యయనం చేస్తారు భాషాశాస్త్రం యొక్క చాలా అంశాలకి సంబందించిన పరిమితుల్లో ఒకటి విద్యార్థులు ఎదుర్కొంటారు మరియు పరిశోధనా సామగ్రి పరంగా కూడా మనకు ఒక సమయం ఉంది మరియు ప్రజలు అలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ సహాయం లభించడంతో ఎలక్ట్రానిక్ గా అన్నీ అందుబాటులో ఉన్నందున ఇక సమస్య ఉండదు కానీ దీని యొక్క బలం వైపుగా చూసినప్పుడు ఉదాహరణగా నా స్వంత విబాగం భాషాశాస్త్రం తీసుకోండి ఇది వాస్తవిక విబాగం లాంటిది దీనికి ఒక విభాగం ఉండకపోవచ్చు ఇది భాషాశాస్త్ర విభాగం వలె కనిపించకపోవచ్చు కానీ అక్కడ ఉన్నది ఒక వర్చువల్ విభాగం భాషాశాస్త్రం యొక్క అనేక అంశాలపై 4 వేర్వేరు విభాగాలలో పనిచేస్తున్న కనీసం 4 5 ఇతర సహచరులు నాకు తెలుసు కాబట్టి ఒక వైపు మేము రోజూ ఈ నిపుణుడితో మాట్లాడటానికి లేదా కలవడానికి రానప్పుడు మరొక వైపు మీరు స్థానికంగా మీకు ఒక నిపుణుడు ఉన్నారు అక్కడ మీరు అభివృద్ధి చెందుతున్న రంగాలలో ప్రత్యేకత ఉన్న వ్యక్తులతో మాట్లాడగలరు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అభివృద్ధి చెందుతున్న రంగాలు ప్రొఫెసర్ రాజేష్ కుమార్ భాషాశాస్త్రం కాబట్టి ఇది ఐఐటిలలో ఉండటంలో పరిమితులు మరియు ప్రయోజనాల కలయికను కలిగి ఉంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ రాజేష్ కుమార్ సాంకేతిక సంస్థలో ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి సాధారణంగా మీరు ఐఐటిలో మానవీయ విభాగాలు ఉన్నాయని చెప్పే ఎక్కడైనా వెలుపల ఉన్నప్పుడు మీరు అనుబంధించినప్పుడు కూడా నా ఉద్దేశ్యం నా ఉద్దేశ్యం జీవితంలో మానవీయత యొక్క విలువ గురించి చాలా గుర్తింపు ఉందని నేను భావిస్తున్నాను ప్రొఫెసర్ రాజేష్ కుమార్ సరే ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మరియు సాధారణంగా మీకు సామాజిక భావం తెలుసు మీరు ఎక్కడ చూస్తారు పరిశ్రమకు సంబంధించి దీని వినియోగం మానవీయ నేపథ్యం ఉన్న వ్యక్తుల పట్ల పరిశ్రమ ఏ స్థాయిలో ఆసక్తి చూపుతుంది వారు ఎలాంటి నేపథ్యాలపై ఆసక్తి కలిగి ఉన్నారు మానవీయ డిగ్రీతో గ్రాడ్యుయేట్ అయిన ప్రజలు విద్యార్థులు ఎలా ఉంటారు వారు ఎక్కడ విలువను పొందగలరు అవి ఎటువంటి స్థానాలలో సరిపోతారు ప్రొఫెసర్ రాజేష్ కుమార్ చాలా ఆసక్తికరంగా ఉంది నేను బోధించే చాలా కోర్సులలో నేను ఉపయోగించే వాటిలో ఒకదాన్ని చూడండి మరియు ఇది అన్ని విభాగాలకు మరియు మానవీయ శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాల యొక్క అన్ని రంగాలకు వర్తిస్తుంది మేము విద్యార్థులను సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే మీరు మానవీయ శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాలలో నేర్చుకునే చాలా విషయాలు గ్రాడ్యుయేట్ స్థాయిలో లేదా గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లో మీరు ఐఐటి లేదా ఏదైనా విద్యా సంస్థ యొక్క సరిహద్దుల వెలుపల వెళ్ళినప్పుడు మరింత ఉపయోగకరంగా ఉంటాయి ఇది మరే ఇతర విబాగం యొక్క విలువను తక్కువ అంచనా వేయడం కాదు కానీ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో నైపుణ్యాన్ని పొందినప్పుడు మీరు మీ అభ్యాసాన్ని ఆ విభాగాల నైపుణ్యాలలో తోటివారిలో మరియు చాలా పరిమితం చేయబడిన వాతావరణంలో మాత్రమే ప్రదర్శిస్తారు ఇతర ఎలక్ట్రికల్ ఇంజనీర్లు మరియు మెకానికల్ ఇంజనీర్లతో పోటీ పడుతున్నారని అనుకుందాం మీరు వ్యవహరించే నైపుణ్యం ఏమైనప్పటికీ మీరు మానవీయ శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాల కోర్సుల నుండి బయటకి వచ్చినప్పుడు ఇది ప్రతిచోటా ఉపయోగకరంగా ఉంటుంది దాని గురించి నేను చెప్పాలనుకున్న ఒక విస్తృత విషయం ఇప్పుడు ఈ విభాగాలలో అన్ని రకాల నైపుణ్యం కలిగిన సాంఘిక శాస్త్రం గ్రాడ్యుయేట్లలో మానవీయ శాస్త్రాలు ఎలాంటి సహకారాన్ని అందించగలవు అనేది ప్రత్యేకమైనది ఇవి పరిశ్రమకు ఉపయోగపడతాయి అది కూడా చాలా ఉన్నాయి నా ఉద్దేశ్యం మీరు లెక్కించగలరు నేను పనిచేస్తున్న ఒక ప్రాజెక్ట్లో నేను చేస్తున్న వాటిలో ఒకదానికి ఉదాహరణ మీకు చెప్తాను చాలా పరిశ్రమలకు వారు తమ విషయాన్ని స్థాపించబోయే సమాజంతో స్నేహపూర్వక సంబంధం అవసరం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ తక్షణ సంఘంలో ప్రొఫెసర్ రాజేష్ కుమార్ తక్షణ సంఘం కాబట్టి మన దేశం యొక్క సంక్లిష్ట స్వభావం మీకు తెలుసు బహుళ సాంస్కృతికత మరియు బహుభాషావాదం వారు స్థానిక ప్రజలతో కలిసి ఉండాలి కాబట్టి సమాజ భాషలు రాజకీయాలు సాంస్కృతిక పద్ధతులు మరియు ప్రతిదీ అర్థం చేసుకోవడానికి ప్రతి పరిశ్రమకు వీటి ద్వారా వెళ్ళటానికి ఒక సామాజిక శాస్త్రవేత్త అవసరం ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలు ప్రజలను ఎలా నియమించుకుంటున్నాయో నాకు పెద్దగా అవగాహన లేదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కానీ మీరు విలువను చూస్తారు వారికి దాని అవసరం ఉంది మరియు వారికి భిన్నమైన అంతర్దృష్టి ఉంది ప్రొఫెసర్ రాజేష్ కుమార్ ఖచ్చితంగా వారు దానిని విస్మరించలేని సమయం మాత్రమే కాదు మరియు మన సామాజిక రాజకీయ స్థితిలో చాలా విభేదాలు వెలువడుతున్నాయి స్థానిక సమస్యలు మరియు పరిశ్రమలతో మన దేశంలో ఈ పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రదేశం లో మరియు వారు మానవీయ శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాలలో పరిశోధన యొక్క ఫలితాలను వర్తింపజేస్తే మరియు వారు ఈ విషయాలతో కూడిన వ్యక్తులను కలిగి ఉంటే అప్పుడు వారు అలాంటి ఇబ్బందులను తగ్గిస్తారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే అది చాలా విలువైన అంతర్దృష్టి అని నేను అనుకుంటున్నాను ప్రొఫెసర్ రాజేష్ కుమార్ సరే ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ చాలా పరిశ్రమలు మరియు పరిశ్రమల నుండి వచ్చిన వ్యక్తులు ఈ రకమైన సమాచారాన్ని చూస్తూ ఉండవచ్చు ప్రొఫెసర్ రాజేష్ కుమార్ ఖచ్చితంగా ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వర్తింపచేయడానికి చాలా ఉపయోగకరంగా ఉండవచ్చు కాబట్టి నన్ను కొన్ని ప్రాపంచిక ప్రశ్నలని అడగనివ్వండి కాబట్టి మనకు మానవీయ శాస్త్రాలు ఉన్నాయి మీరు ఇక్కడ చేసే పని ఇంజనీరింగ్ కార్యకలాపాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది అవును మనం చేసే మరికొన్ని నియంత్రిత ప్రయోగం ఉందని నేను అనుకుంటున్నాను మానవీయ శాస్త్రాలలో కొన్ని సారూప్యం విషయం ఉండవచ్చునని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాబట్టి మీరు ఏమి చూస్తున్నారు విద్యార్థులు రావడం మరియు వారు పనిచేసే అధ్యాపకులు వారు వారిని కలవాలని మీరు ఎంత తరచుగా భావిస్తున్నారు అదే సమయంలో ఏదో ఒకదానిని నేర్చుకోండి అని మీకు తెలుసు క్రొత్తదాన్ని చేయండి ఈ పరస్పర చర్య ఎంత తరచుగా అవసరమో దానికి ఎంత అవసరం అని మీరు చూస్తున్నారు ప్రొఫెసర్ రాజేష్ కుమార్ మానవీయ శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాలలో కొన్ని రంగాలు కూడా ఉన్నాయి సరిగ్గా చెప్పాలంటే పరిశోధన కోసం మనకు నియంత్రిత వాతావరణం అవసరం కానీ సాధారణంగా మరియు భాషాశాస్త్రంలో మరియు ముఖ్యంగా నా ప్రాంతంలో ఇది మళ్ళీ తరచుగా వాడుతున్న విషయం భాషపై పరిశోధన కోసం ప్రయోగశాల మొదలవుతుంది ఇక్కడ అన్ని ప్రయోగశాలలు అంతం అవుతాయి అది ప్రపంచం మొత్తం దాని కోసం ప్రయోగశాల ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ రాజేష్ కుమార్ దాని కోసం ఇప్పుడు అందువల్ల మీరు మానవీయ శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాలలో మీ పరిశోధనలో ప్రత్యేకంగా ఇవ్వవలసిన ప్రదేశం ఇతర విభాగాలకు భిన్నంగా లేని పరస్పర చర్యలు ఎంత తరచుగా ఉండాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ రాజేష్ కుమార్ పరిశోధనలో నా స్వంత అనుభవం ఆధారంగా నేను చెబుతాను నేను నా పర్యవేక్షకుడితో నా స్వంత పరిశోధన చేస్తున్నప్పుడు లేదా ఇప్పుడు విద్యార్థులతో పరిశోధన చేస్తున్నప్పుడు వారంలో ఒక గంట అర్ధవంతమైన చర్చ సరిపోతుందని నేను భావిస్తున్నాను అవసరం ఆ అర్ధవంతమైన చర్చ జరిగితే 1 గంట పదార్థం 3 లేదా 4 గంటలు జరుగుతుంది అది వ్యక్తిగత విద్యార్థి మరియు అధ్యాపకులపై ఆధారపడి ఉంటుంది కానీ మీరు ఏమి జరిగిందో తరువాత ఏమి చేయాలి మరియు ఈ రోజు మనం ఎక్కడ ఉన్నారో అంచనా వేసే అర్ధవంతమైన సంతృప్తికరంగా చర్చకు 1 గంట అవసరం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ 1 గంట ప్రొఫెసర్ రాజేష్ కుమార్ వారానికి 1 గంట మరియు తరువాత మొత్తం నిజాయితీతో పరిశోధనా పండితుడు వారి చర్చను వాస్తవికతకు మార్చాలి వారి స్వంత పనిలో కార్యాచరణ చేయాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ రాజేష్ కుమార్ మరియు వారు తదుపరి సమావేశానికి తమ ఎజెండాను నిర్ణయించినప్పుడల్లా ఏ పరిశోధన పండితుడు అయినా తన విబాగం పరిశోధనలో ఈ విషయంలో విజయవంతం కావడానికి ఆతను కనీసం నేర్చుకొని సిద్ధంగా ఉండాలి అ నా ఉద్దేశ్యం మునుపటి చర్చలో వారు చర్చించిన వాటిలో కనీసం 75 శాతం వాటితో సిద్ధంగా ఉండడానికి వారు ప్రయత్నం చేయాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మునుపటి చర్చలో ప్రొఫెసర్ రాజేష్ కుమార్ తదుపరి సమావేశంలో ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ రాజేష్ కుమార్ కాబట్టి మానవీయ మరియు సాంఘిక శాస్త్రాలలో సమావేశం పరంగా ఆ విధమైన విబాగం అవసరం మరియు మిగతా అన్ని విభాగాలకు కూడా ఇది అవసరమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఇలాంటి విషయాలు కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను అలాగే విద్యార్థులు మీ విభాగం నుండి గ్రాడ్యుయేట్ అయినప్పుడు మేము ఎంఎస్ డిగ్రీ లేదా పిహెచ్డి డిగ్రీ గురించి మాట్లాడేటప్పుడు కూడా వీటిని ఎల్లప్పుడూ డిగ్రీలుగా పరిగణిస్తారు ఇక్కడ ఎవరైనా చాలా ప్రత్యేకమైన వాటిలో ప్రత్యేకత కలిగి ఉంటారు అందువల్ల ఈ రకమైన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను పూర్తిచేసి వారు పీహెచ్డీ లేదా ఎంఎస్ డిగ్రీ ఎంచుకునే ముందు లేదా నమోదు చేసే ముందు ఈ భావన ఎప్పుడూ ఉంటుంది తరువాత ప్రజలు మమ్మల్ని చూసి మేము నిపుణులు అని చెప్పవచ్చు మరియు అక్కడ ఎక్కడో ఒక చోట సరైన స్థితి లో ఉండడం అంత సులభం కాదు ఎంఎస్ మాస్టర్ విద్యార్థులు లేదా పిహెచ్డి విద్యార్థులు ఈ డిగ్రీలు పూర్తిచేసిన విద్యార్థులను మీరు ఎక్కడ చూస్తారు ప్రొఫెషనల్ స్థానాలలో చేరడం వంటి వాటి పరంగా చూస్తే వారు ఎటువంటి స్థానాలు పొందారు అని మీరు గమనించారా ప్రొఫెసర్ రాజేష్ కుమార్ ఈ విభాగంలో చాలా మంది మాస్టర్స్ విద్యార్థులు వివిధ ప్రదేశాలలో ఉన్నత చదువులలో పిహెచ్డి చేస్తారు మాకు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఉంది ఇక్కడ విద్యార్థులు వారి 12 వ తరగతి తర్వాత వస్తారు వారు తమ జీవితంలో గణనీయమైన 5 సంవత్సరాలు ఇక్కడ గడుపుతారు మరియు వారు ఏదో నేర్చుకుంటారు మరియు వారు కొన్నింటికి వెళ్ళాలి వారు ఇక్కడ నేర్చుకున్న వాటిని చూడటానికి మరియు అర్ధవంతమైనది అని ధృవీకరించడానికి కొన్ని ఇతర సంస్థలకు వెళ్ళాలి ఆసక్తి ఉంటే ఉన్నత చదువులకై వెళ్ళాలి మాస్టర్ విద్యార్థుల ఏమి ఎంచుకుంటారంటే వారిలో ఎక్కువగా ఉన్నత అధ్యయనాలకు వెళుతున్నారు వారిలో కొందరు ప్రభుత్వ పౌర సేవల ఉద్యోగాలకు వెళతారు వారిలో కొందరు ఈ నిర్దిష్ట రంగాల గురించి మరింత తెలుసుకోవడానికి ప్రభుత్వేతర సంస్థలలో చేరతారు ఉదాహరణకు లింగం సమానత్వం లేదా సుస్థిరత అధ్యయనాలు లేదా వనరుల నిర్వహణ మరియు నీటి వనరుల నిర్వహణ లేదా ఆరోగ్య సంరక్షణ నిర్వహణ వంటి అభివృద్ధి అధ్యయనాలలో కొన్ని సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నారు కాబట్టి వారు ఈ రంగాలలో ఉద్యోగాలు కనుగొంటారు మరియు అందుబాటులో లేని అసాధారణమైన రంగాలు చాలా ఉన్నాయి 10 లేదా 15 సంవత్సరాల క్రితం అందుబాటులో లేనివి ప్రస్తుతం ఈ వ్యక్తుల నియామకం కోసం వస్తున్నారు నేను ఎన్నడూ ఆలోచించని ప్రాంతంలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులతో గత వారం సంభాషించాను ఇక్కడ మానవీయ డిగ్రీ ఉన్న విద్యార్థులు మార్కెటింగ్లో పనిచేస్తున్నారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ రాజేష్ కుమార్ కాబట్టి మేము ఒక నిమిషం క్రితం కొన్ని పరిశ్రమల గురించి చర్చిస్తున్నాము మరియు ముఖ్యంగా రాబోయే పరిశ్రమలలో రకరకాల స్టార్టప్లు మార్కెటింగ్ రంగాలలో మీకు మానవ పరస్పర చర్యలు అవసరమయ్యే అన్ని రకాల ప్రాంతాలలో మానవీయ శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాలలో నైపుణ్యం యొక్క పాత్రను గుర్తించాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ రాజేష్ కుమార్ మరియు పీహెచ్డీ విద్యార్థులు కూడా వారిలో కొందరు పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్లలో చేరారు మరియు వారిలో కొందరు వివిధ విద్యా సంస్థలలో పరిశోధన కార్యక్రమాలలో బోధనలో చేరారు కాబట్టి ఇవి మనం పని చేస్తున్న కొన్ని రంగాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సర్ గొప్పది కాబట్టి ఈ ప్రశ్నతో ముగించాలని నేను అనుకుంటున్నాను ఇది మానవీయ శాస్త్రంలో గ్రాడ్యుయేట్ అధ్యయనాలు చేయాలనుకునే విద్యార్థికి మీరు ఏ సలహా ఇస్తారు ప్రొఫెసర్ రాజేష్ కుమార్ చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది మేము ఎదుర్కొంటున్నాము మరియు ముఖ్యంగా విద్యార్థులు ఈ ప్రశ్నలను ఎదుర్కొంటారు చూడండి ఏదైనా విభాగంలో పరిశోధనకు నిర్దిష్ట రకమైన విభాగం అవసరం కాబట్టి వారు క్రమశిక్షణా పద్ధతిలో వారి విద్యా విభాగం కు వారు కట్టుబడి ఉండాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ రాజేష్ కుమార్ అది ఒకటి రెండవది ఇది పూర్తి సమయం ఉద్యోగం వలే భావించాలి కాబట్టి 24 గంటలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ పూర్తి సమయం కార్యాచరణ ప్రొఫెసర్ రాజేష్ కుమార్ పూర్తి సమయం కార్యాచరణ మరియు మీరు చేయాలి మీరు చేస్తున్నది మీ ఆసక్తిగా ప్రతిబింబించాలి మీకు భారం కాకూడదు మీకు భారంగా ఉంది అంటే మీరు మీ ఆసక్తిని కోల్పోతున్నారని అర్థం కాబట్టి మీకు నచ్చిన ఏ విబాగం లోనైనా ఈ విభాగం పై మీ ఆసక్తిని కొనసాగించండి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మీరు అలా చేయడాన్ని ఆనందించాలి ప్రొఫెసర్ రాజేష్ కుమార్ మీరు అలా చేయడాన్ని ఆనందించాలి మీరు అలా చేయడం ఆనందించకపోతే మీరు చేయవలసినది ఏదైనా కనుగొనవలసి ఉందని మీరు గ్రహించాల్సిన పారామితులలో ఇది ఒకటి మూడవది మరియు ముఖ్యమైనది చాలా ఉన్నాయి కానీ మూడవది నా వ్యక్తిగత అనుభవం నుండి నేను చెప్పేది ఏమిటంటే మీరు మీ స్వంత విబాగం కంటే ఎక్కువ దేనినైనా నడిపించాలి తద్వారా మీ చుట్టూ మరియు ఇతర వాటిలో ఏమి జరుగుతుందో మీకు తెలుస్తుంది కాబట్టి ఏదైనా విభాగంలో ఒక పరిశోధనా కార్యక్రమం ఉంటే ఏ విద్యాసంస్థలోనైనా నేను దానిని మరింత సాధారణం చేస్తాను అది మీకు సమగ్రమైన అభివృద్ధిని ఇవ్వాలి మరియు చివరగా నేను గణితంలో నా పరిశోధన చేసాను మరియు నేను గణితంలో కూడా బీజగణితంలో చేసాను మరియు ఆ గణితం మాత్రమే నేను అర్థం చేసుకున్నాను అని చెబితే ఇది మీకు చాలా అందంగా కనిపించదు కాబట్టి గణిత శాస్త్రవేత్తగా లేదా ఇంజనీర్గా మరియు సామాజిక శాస్త్రవేత్తగా మీకు ఇతర విషయాల యొక్క ప్రాథమిక విషయాల గురించి తెలుసుకున్నట్లైతే చుట్టూ ఏమి జరుగుతుందో మరియు సాహిత్యంలో ఏమి జరుగుతుందో ఇత్యాది విషయాలు తెలుసుకున్నట్లైతే అది మిమ్మల్ని సజీవంగా ఉంచుతుంది మరియు అది భారీ ప్రభావం చూపుతుంది దీనిని వేరే సమయంలో సుదీర్ఘంగా చర్చించగలము కానీ మీరు మీ స్వంత విభాగం వెలుపల చదివినవి మీ విబాగంలో పఠనం మరియు అభివృద్ధికి భారీ చేయూతని అందిస్తుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును ఇది చాలా కొత్త ఆలోచనలకు తేర తీస్తుంది కొత్త ఆలోచనల విధానాన్ని ఇస్తుందని నేను అనుకుంటున్నాను ప్రొఫెసర్ రాజేష్ కుమార్ మరియు అది కనీసం మీకు చదివే అలవాటును ఇస్తుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును ఫెసర్ రాజేష్ కుమార్ కాబట్టి ప్రజలు ముఖ్యంగా మానవీయ శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాలలో మరియు సాధారణంగా ఏ ఇతర విభాగంలోనూ పరిశోధన చేసినప్పుడు కనీసం ఈ 3 విషయాలకు సిద్ధంగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే బాగుంది ఇవి తెలుసుకోవలసిన మంచి పదాలు గుర్తుంచుకోవలసిన మంచి ఆలోచనలు కాబట్టి మాతో పాల్గొన్నందుకు మానవీయ శాస్త్రాలపై ఈ అంతర్దృష్టిని ఇచ్చినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు ఇది దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు వారు చూడవలసిన ఒక ఎంపికగా భావిస్తారు మరియు ఖచ్చితంగా వీటిలో ఉన్న ఉన్నత పరిశోధన రంగాలు ఒక నిపుణుడు మనకు చెప్పడం ఆనందంగా ఉంది వారు ఏమి కోరుకుంటున్నారు తెలుసుకునే అవకాశం ఉంది మరియు అందువల్ల మీకు ధన్యవాదాలు ప్రొఫెసర్ రాజేష్ కుమార్ చాలా ధన్యవాదాలు